A మోనోటోన్ ప్రాపర్టీ ఇంటరాక్టివ్ డీపింగ్ A మనం A అల్గోరిథం చూస్తున్నాము చివరి తరగతిలో మనం ఆమోదయోగ్యమైన అల్గోరిథం ను చూశాము హ్యూరిస్టిక్ ఫంక్షన్ లక్ష్యంతో దూరాన్ని తక్కువగా అంచనా వేస్తుంది అనుకున్నట్లయితే ప్రతి ఎడ్జ్ కి కాస్ట్ ఉంటుంది ఇది ఎప్సిలాన్ చిన్న విలువల కంటే ఎక్కువ మరియు పరిమిత శాఖలు ఉన్నాయి రెండు నోడ్లు ఉంటే వాటి రెండు హ్యూరిస్టిక్ ఫంక్షన్లు ఉంటే వాటిలో ఒకటి మరొకదాని కంటే ఎక్కువ ఇన్ఫోర్మ్డ్ గా ఉంటుంది అంటే ప్రతి n కి h2h1 అయి ఉంటుంది అప్పుడు అల్గోరిథం A2 h2 లేదా A2 ని ఉపయోగిస్తుంది ఈ h2 ఒక చిన్న సెర్చ్ స్పేస్ ని అన్వేషిస్తుందని మనం చెప్పాము ఈ క్రింది విధంగా మీరు ఇది స్టార్ట్ నోడ్ మరియు ఇది గోల్ నోడ్ అనుకున్నట్లయితే అప్పుడు ఒక అల్గోరిథం ఇలాంటిదాన్ని సెర్చ్ చేస్తుంది మరియు మరొక అల్గోరిథం మరొక లాంటిదాన్ని సెర్చ్ చేస్తుంది ఇది h2 అవుతుంది మరియు ఇది h1 అవుతుంది మనం ఆశిస్తున్నది ఇదే మరింత సమాచారం ఉన్న హ్యూరిస్టిక్ ఫంక్షన్ లక్ష్యం వైపు ఎక్కువ దృష్టి పెడుతుంది ఇది లక్ష్యం నుండి తక్కువ దూరంలో సెర్చ్ చేస్తుంది అయితే ఈ బ్రాంచ్ అండ్ బౌండ్ సెర్చ్ అనేది ఆ పొడవు తో కూడిన పూర్తి వృత్తం చుట్టూ ఉండబోతుంది వాస్తవానికి హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగించడం సెర్చ్ ను ఒక లక్ష్యం వైపు కేంద్రీకరిస్తుంది మరియు మరింత సమాచారం ఉన్న హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఇది ఒక లక్ష్యం వైపు ఎక్కువ దృష్టి పెడుతుంది అంటే సెర్చ్ స్పష్టం గా మరియు మరింత స్పష్టం గా అవుతుంది ఖచ్చితమైన హ్యూరిస్టిక్ ఫంక్షన్తో సెర్చ్ కేవలందాని గుండా ప్రయాణించేలా చూడడానికి మాత్రమే అవుతుంది దురదృష్టవశాత్తు ఖచ్చితమైన హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ లేవు మనం వీలైనంత మంచి ఫంక్షన్ల కోసం వెతకడానికి ప్రయత్నిస్తాము అనగా హ్యూరిస్టిక్ విలువ సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి కానీ ఇది ఆప్టిమల్ వేల్యూ యొక్క స్థాయిని దాటకూడదు ముఖ్యంగా ఉదాహరణకు 8వ పజిల్ లో రెండు ఫలకాలు వున్నాయి అనుకుంటే 8 మరియు 5 అనిఅనుకుందాము అవి తిరగబడాలి 5 మరియు 8 ఇక్కడ ఉన్నాయి కానీ అవి 8 మరియు 5 కి బదులుగా 5 మరియు 8 గా ఉండాలి అప్పుడు ఒక మార్గం మనం చూసిన ఫంక్షన్లలో ఒకటి ఎన్ని ఫలకాలు అనుకున్న స్థలం లో లేవని లెక్కించండి ఈ సందర్భంలో రెండు ఫలకాలు అనుకున్న స్థలం లో లేవు అనగా 8 మరియు 5 రెండూ సరియిన స్థానం లో లేవు మనం చూసిన ఇతర ఫంక్షన్ మాన్హాటన్ డిస్టెన్స్ ఫంక్షన్ అనగా ఈ స్థానానికి 8 తీసుకోవడానికి మీకు ఒక అడుగు మరియు ఈ స్థానానికి 5 ను పొందడానికి ఒక అడుగు మీరు వేస్తారని చెప్పాలి ఇప్పుడు ముఖ్యంగా కాస్ట్ 2 లేదా ఈ రెండు పలకల కాంట్రావెన్షన్ 2 అవుతుంది ఇప్పుడు మీరు ఈ పజిల్ 8 ని పరిష్కరించినట్లయితే వాటిని మీరు మార్పిడి చేయలేరని మీకు తెలుసు అనుకుంటున్నాను మీరు రెండు పలకల స్థానాన్ని పరస్పరం మార్చాలనుకుంటే మీరు దీనిని కొంత వరకు రౌండ్ గా కదలించాలి మీరు దానికి ఒక నిర్దిష్ట విలువను జోడించాల్సి ఉంటుంది సుమారు 7 నుండి 8 సంవత్సరాల క్రితం ఎవరో అలాంటి వాటిని లెక్కించడానికి హ్యూరిస్టిక్ ఫంక్షన్ను మెరుగుపరిచారు అవి సరైన వరుసలో ఉన్నాయి కానీ తప్పు క్రమంలో ఉన్నాయి అప్పుడు మీరు కొంత విలువని జోడిస్తారు ఇప్పుడు పెద్ద సమస్యకు ఈ సెర్చ్ ఇంత వేగంగా సరైన పరిష్కారాన్ని కనుగొనగలిగేలా అయింది అంటే ముఖ్యంగా 15 పజిల్ మరియు 24 పజిల్ని కూడా కనుగొనగలిగేలా అయింది ఇప్పుడు ఈ రోజు మనం ఇతర లక్షణాలని చూడాలనుకుంటున్నాము ఈ రెండు నోడ్లను పరిగణించండి మనం గోల్ నోడ్కు మార్గాన్ని కొంత పరిశీలిస్తాము మార్గంలో రెండు నోడ్లు m మరియు n అవుతాయి మీరు సెర్చ్ స్థలంలో అలాంటి రెండు నోడ్లను తీసుకుంటే మరియు అది ఈ లక్షణం ని సంతృప్తిపరిస్తే h hk అది ఇది తప్పనిసరిగా లక్ష్యం యొక్క మార్గంలో ఉన్న ప్రతి ఎడ్జ్ యొక్క వ్యయాన్ని అంచనా వేస్తుందని చెప్పారు ఇప్పుడు ఇలా ఆలోచించి చూడండి ఎడ్జ్ ని ఇది h అనేది m నుండి లక్ష్యం వరకు ఒక అంచనా అని చెబుతుంది h అనేది n నుండి లక్ష్యం వరకు అంచనా మరియు h h అనేది m నుండి n వరకు ఎడ్జ్ వ్యయం యొక్క అంచనా యొక్క ఏదో ఒక కోణంలోఇది వాస్తవ h కాస్ట్ కంటే తక్కువగా ఉంటే కొంత కోణంలో ఇది ప్రతి ఎడ్జ్ వ్యయాన్ని తక్కువ అంచనా వేస్తుందని మనం చెబుతున్నాము ఈ పరిస్థితిని మోనో టోన్ యొక్క స్థిరమైన స్థితి అంటారు మరియు మనం చూపించదలచుకున్నది ఏమిటంటే ఈ పరిస్థితి సంతృప్తి చెందితే అది హ్యూరిస్టిక్ ఫంక్షన్ యొక్క లక్షణం అని అర్థం హ్యూరిస్టిక్ ఫంక్షన్ అటువంటిది ఈ లక్షణం ఏదైనా రెండు నోడ్లకు సంతృప్తికరంగా ఉంటుంది ఇది ఇలా కనెక్ట్ చేయబడింది ఎప్పుడైనా A ఏదయినా నోడ్ n ను ఎంచుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే n కు ఆప్టిమల్ పాత్ కనుగొనబడింది మీరు దానిని చూపించాలనుకుంటున్నారు దానిని మీరు క్షణంలో చేస్తారు మొదట ఇది ఏమి చెబుతుందో చూద్దాం ముఖ్యంగా దీని అర్థం ఏమిటి మోనిటోన్ లేదా అనుగుణ్యత స్థితి అని పిలువబడే ఈ పరిస్థితిని హ్యూరిస్టిక్ ఫంక్షన్ సంతృప్తి పరుస్తుందనే వాస్తవం కొన్ని షరతులతో మనం చెబుతున్నాము ఇది సంతృప్తి చెందితే హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఈ స్థలం సంతృప్తి పరుస్తుంది అని చెప్పినట్లయితే ఆ A ని ఉపయోగిస్తున్న అల్గోరిథం హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగిస్తున్న ఎప్పుడైనా అది ఒక నోడ్ ఏదైనా నోడ్ n ను ఎంచుకుంటుంది అర్ధాన్ని ఎంచుకుంటుంది ఇది కొంత ఓపెన్ సరియైనది ఇది ఇప్పటికే n కు ఆప్టిమల్ పాత్ కనుగొంది మా అల్గోరిథం మీద దీని యొక్క చిక్కు ఏమిటి మీరు A అల్గోరిథం గురించి ఆలోచిస్తే ఇది ఒక నోడ్ను ఎంచుకున్న తర్వాత అది ఏమి చేస్తుంది మరియు అది ఒక లక్ష్యం కాదా అని తీసుకుంటుంది అది లక్ష్యం కాక పోతే అది దాని చైల్డ్ లను ఉత్పత్తి చేస్తుంది మరియు చైల్డ్ లు మూడు రకాలుగా ఉంటాయి కొత్త నోడ్లు లేదా ఓపెన్లో నోడ్స్ లేదా మూసివేసిన నోడ్స్ ఏది నోడ్స్ కోసం ఓపెన్ లో మూసివేయబడి తే అది తనిఖీ చేస్తుంది మరియు మంచి మార్గాన్ని కనుగొంటుంది మూసివేసిన నోడ్ ల కోసం ఇది మంచి మార్గాన్ని కనుగొంటే దాని అభివృద్ధి కి ముఖ్యంగా ఆ చైల్డ్ లకు ప్రచారం చేసింది ఈ స్టేట్మెంట్ యొక్క అనువర్తనం ఈ స్టేట్మెంట్ నిజమైతే అది ఒక నోడ్ను మూసివేసిన క్షణంలో ఇది ఇప్పటికే మంచి మార్గాన్ని కనుగొంది దానికి ఉత్తమ మార్గం దానికి సరైన మార్గం అంటే మీరు ఆ మార్గాన్ని సవరించాలి తద్వారా ఆ పునర్విమర్శ ప్రక్రియ యొక్క మూడవ దశ మనం తప్పనిసరి గా దూరంగా చేయవచ్చు నోడ్ మూసివేయబడితే మీకు ఇప్పటికే ఆప్టిమల్ కాస్ట్ ఉందని మీరు చూపించవచ్చు ముఖ్యంగా మీరు చేయాల్సిన ఈ ప్రచారం పరంగా మరియు తరువాత తరగతులలో ఇది తరువాతి కాలంలో చాలా ఆదా చేస్తుంది తరగతి ఇది కొన్ని అల్గోరిథం రూపకల్పనకు అనుమతిస్తుంది అని మీరు చూస్తారు ఇది ఖాళీలలో ఆదా చేయగలదు కాని మనం తరువాతి తరగతిలో చేస్తాము ఇప్పుడు ఈ లక్షణాలని నిరూపించడానికి ప్రయత్నిద్దాం మనం ఏమి చెబుతున్నాం ఓపెన్ జాబితా నుండి నోడ్ n ను ఎంచుకున్నప్పుడు ఆ సమయంలో g g అని మనం చెబుతున్నాము ఇది ఆప్టిమల్ వేల్యూ మనం ఈ పరిస్థితిని ఈ క్రింది విధంగా తిరిగి వ్రాయవచ్చు h h నేను h ను ఆ వైపుకు తీసుకుంటాను ఆపై నేను g విలువలను g ను జోడించగలను కాబట్టి నేను ఈ g ని రెండు వైపులా జోడించగలను అదే విలువను నేను రెండు వైపులా జోడిస్తున్నాను తద్వారా విషయాలు ఇలావ్రాస్తాను మారవు కానీ ఇది ఒకటిమీరు చిత్రం చూస్తే g gkg hgkmngh ఈ క్రమంలో మరో మాటలో చెప్పాలంటే దీన్ని తిరిగి ఇలావ్రాస్తాను f f అది మనం చేసిన మొదటి పరిశీలన ఈ విలువలు ఇక్కడ ఏమి చెబుతున్నాయి మనం ఈ ప్రమాణాన్ని చూస్తున్నప్పుడు మనం ఏం చెబుతున్నాము లక్ష్యం మనకు దూరంగా ఉంది మా అంచనా ఎంత ఖచ్చితమైనది మరియు మనం లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు మా అంచనా ఎంత ఖచ్చితమైనది అవుతుంది మనం నోడ్ m నుండి నోడ్ n కి మారినప్పుడు మన f విలువ వాస్తవానికి పెరుగుతుంది ఇప్పుడు f విలువ నోడ్ గుండా వెళుతున్న మార్గం యొక్క అంచనా అని గుర్తుంచుకోండి మార్గం f m మరియు n రెండింటి గుండా వెళుతుంది కాబట్టి అంచనా ఒకే విధంగా సమానముగా ఉండాలి కానీ మీరు m యొక్క కోణం నుండి చూసినప్పుడు ఇది వాస్తవానికి తక్కువగా ఉంటుంది మరియు దానిని n యొక్క కోణం నుండి చూసినప్పుడు తేడా ఏమిటి మీరు కలిగి ఉన్న n గోల్ కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది దీనికి కారణం దీనిని మోనోటోన్ ప్రమాణం అంటారు మోనోటోన్ షరతు ఏమిటంటే మీరు గోల్ కి దగ్గరగా వెళ్ళేటప్పుడు f విలువ మార్పు లేకుండా పెరుగుతుంది కాబట్టి ఇది ఈ లక్ష్యం గోల్ కి దగ్గరగా వెళ్ళేటప్పుడు f విలువ మార్పు లేకుండా పెరుగుతుంది ట్రాన్సిటివిటీ ద్వారా ఇది లక్ష్యం నుండి ఒక మార్గంలో ఏదైనా రెండు నోడ్లను కలిగి ఉంటుంది ఇది దేనికోసంఇది మరియొక పరిశీలన ఇప్పుడు ఒక నోడ్ n ఉందని అనుకుందాం దీనిని తీసివేద్దాం అది మనం అన్వేషిస్తున్న సెర్చ్ స్పేస్ ని వర్ణిస్తుంది నోడ్ n ఉంది ఇది ఒక A ఎంచుకోబోతోంది అంటే అది ఓపెన్ లో ఉండాలి ఇది సమయం యొక్క ఆ దశలో లేదా అల్గోరిథం యొక్క ఆ దశలో ఓపెన్ లో ఉంటుంది మరియు n నోడ్ n ను ఎంచుకోబోతోంది మనం దీనిని శుభ్రంగా చేయాలనుకుంటున్నాను A ఆ నోడ్ n ను ఎంచుకోబోతున్నట్లయితే అది n కి ఆప్టిమల్ పాత్ కనుగొంది కాబట్టి మనం ఈ రుజువును వైరుధ్యం ద్వారా చేస్తాము ఈ నోడ్ n ను ఎంచుకున్నప్పుడు అది ఆప్టిమల్ పాత్ కనుగొనలేదని మనం అనుకుంటాం gg అనుకోండి పాయింట్ వద్ద ఇది n ను ఎన్నుకోబోతున్న చోట మరియు ఇది వైరుధ్యానికి దారితీస్తుందని మనం చూపుతాము ఇది సరైన మార్గం ఇది నోడ్ n కు సరైన మార్గంగా భావించండి మరియు ఇది మూసివేయబడిందని చెప్పండి ఇది మూసివేయబడింది A వేరే మార్గాన్ని కనుగొందని చెప్పండి ఇది ఓపెన్ లో ఉంది మరియు A ఈ నోడ్ n ను ఎంచుకోబోతోందని చెప్పండి మరియు ఆ సమయంలో g ఆప్టిమల్ కాస్ట్ కంటే ఎక్కువ అని అనుకుందాం మరియు nl గా ఉండనివ్వండి n కి ఈ ఆప్టిమల్ పాత్ ఇదే అని చెప్పండి మరియు nl చివరి నోడ్ ఒక A ఆ సరైన మార్గంలో తనిఖీ చేసింది మరియు nl ప్లస్ వన్ ఓపెన్ నోడ్ ఇది ఈ నోడ్ యొక్క చైల్డ్ కానీ A ఆశించలేదు A ఈ మార్గాన్ని కనుగొనలేదు A ఈ మార్గాన్ని కనుగొంది ఇది సరైన మార్గం కాకపోవచ్చు మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము n అనేది nకి సరైన మార్గంలో చివరి నోడ్ చివరి నోడ్ చూసింది మరియు n1 అనేది ఆప్టిమల్ మార్గంలో మొదటి నోడ్ ఇది కనిపించదు ఇదే సర్వోత్తమమైన మార్గం అని చెబుతున్నాను ఇది వాస్తవానికి ఒక అంచు మరియు తరువాత వారు మరికొన్ని జోడించారు అది nకి సరైన మార్గం మేము A nకి వేరే మార్గాన్ని కనుగొన్నట్లు ఊహిస్తున్నాము ఇది సరైన మార్గం కాదు ఇప్పుడు మేము ఈ ప్రమాణాలను ఇక్కడ వర్తింపజేయవచ్చు మేము గమనించిన ఈ మోనోటోన్ ప్రమాణం హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఈ ఆస్తిని ఏ మార్గం నుండి గోల్ కి అయినా సంతృప్తిపరుస్తుందని ఊహిస్తే మీరు లక్ష్యం వైపుకు దగ్గరగా వెళ్లినప్పుడు f విలువ పెరుగుతుంది మనం ఈ చివరి నోడ్ nl1 యొక్క f నుండి మరియు nకి వెళ్లినప్పుడు f విలువ పెరుగుతుంది లేదా కనీసం తగ్గదు ముఖ్యంగా మనం gnl1 hnl1 g h అని వ్రాయవచ్చు నేను దీన్ని ఇక్కడ విస్తరిస్తున్నాను మరియు అక్కడ ఒకటి విస్తరిస్తున్నాను మరియు నేను ట్రాన్సిటివ్ దశలను దాటవేస్తున్నాను మరియు అవి సరైన మార్గంలో ఉన్నందున మనం gని gతో భర్తీ చేయవచ్చు కాబట్టి మనం gn11 hnl 1gh మేము ఈ నక్షత్రాన్ని ఉంచవచ్చు ఎందుకంటే ఈ నోడ్లు మరియు మనం ఈ మూడు నోడ్ల గురించి మాట్లాడుతున్నాము ఈ రెండు నోడ్లు nl మరియు n11 nకి సరైన మార్గాల్లో ఉన్నాయి ఈ మార్గంలో ఈ లక్షణాలు కలిగి ఉంటాయి ఇప్పుడు ఇదే జరిగితే మనం దీన్ని ఇలా వ్రాయవచ్చు నేను తప్పనిసరిగా రెండు వైపులా ప్లస్ hని జోడిస్తున్నాను కాబట్టి gh g h ఏది ఏమైనప్పటికీ ఇది అంత ముఖ్యమైనది కాదు నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే f fnl 1 ఎందుకు అంటే A ఈ నోడ్ nని విస్తరింపజేయబోతోందని మేము చెప్పాము ఈ మొత్తం ప్రాపర్టీ మేము n ను ఎప్పుడు విస్తరించబోతున్నామో చెప్పాలనుకుంటున్నాము అది తప్పనిసరిగా దానికి సరైన మార్గాన్ని కనుగొని ఉండాలి కాబట్టి దీనిని మనం g h gnl 1 hnl1 అని వ్రాయవచ్చు కాబట్టి నేను దీన్ని చూడాలనుకుంటున్నాను మరియు ఇది ఒకటి చూడండి నాకు ప్రాథమికంగా కావాలి ఈ g g ఈ రెండింటిని ఉపయోగించి కానీ నేను A అక్కడ కూర్చున్నాను ప్రాథమికంగా నేను ఈ నక్షత్రాన్ని ఇక్కడ ఉంచాలి ఎందుకంటే ఈ గ్రాఫ్లో ఇది సరైన మార్గం అని మేము భావించాము gnl1 gnl1 ఇది నేను ఇక్కడ చేసాను నేను దీన్ని సరైన మార్గం ద్వారా భర్తీ చేయగలనని చెప్పాను నేను ఇక్కడ కూడా చేయగలను ఇప్పుడు వాస్తవానికి ఇది అదే అవుతుంది ఇది ఇదే అవుతుంది ఇది దీని కంటే తక్కువ మరియు మీరు h ని తీసివేస్తే ఇది దీని కంటే తక్కువగా ఉంటుంది ఇది ఏమి చెబుతోంది ఈ సామెత సరైన ధర కంటే g తక్కువ సరైన ధర కంటే తక్కువ కానీ అది g g అయితే మాత్రమే జరుగుతుంది నిర్వచనం ప్రకారం ఇది సరైన ధర కంటే తక్కువగా ఉండకూడదు అది సరైన ఖర్చు అయి ఉండాలి మేము ఏమి చెప్పాము ఇది మరియు ఇది మరియు ఇది మరియు ఇది మధ్య వైరుధ్యం ఉంది మీరు దీన్ని కూడా ఊహించకపోతే మీరు g gని చూపవచ్చు దానిని మీరు అర్థం చేసుకోవచ్చు gg ఇది మేము ఇక్కడ చేస్తున్న ప్రకటన ఎప్పుడైనా అది ఈ నోడ్ nని ఎంచుకుంటే అది ఆ నోడ్కి సరైన మార్గాన్ని కనుగొంది అంటే g g దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నేను చెప్పినట్లుగా మూసివేయబడిన నోడ్ల ధరను మీరు సవరించాల్సిన అవసరం లేదు మీరు నోడ్ను మూసివేసిన తర్వాత మీకు సరైన ధర ఉందని మీకు తెలుసు మేము ఈ A అల్గారిథమ్ గురించి తీవ్రమైన లక్షణాలను చూపించాము షరతులు ఏమిటంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్ లక్ష్యం h ధరకు అయ్యే కాస్ట్ను తప్పనిసరిగా అంచనా వేయాలి తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి కొంత చిన్న మొత్తం ఉండాలి అప్పుడు A ఎల్లప్పుడూ గోల్ నోడ్కు సరైన మార్గాలను కనుగొంటుంది అదే మేము లెమ్మాస్ 1 నుండి 6 వరకు చూపించాము నేను అనుకుంటున్నాను మరియు ఇది నిజానికి లెమ్మా 7లో ఉంది మీరు చేయాలనుకుంటున్న ప్రకటనలలో చివరిది ఈ షరతుతో పాటు సంతృప్తి చెందుతుంది అప్పుడు మీరు నోడ్లకు ధరను సమీక్షించాల్సిన అవసరం లేదు మీరు ఓపెన్ నుండి నోడ్ని ఎంచుకొని దగ్గరగా ఉంచిన క్షణంలో మీరు నోడ్కి సరైన ధరను కనుగొన్నారు మీరు వెళితే ఈ సంఖ్యను తీవ్రంగా పరిగణించండి ముఖ్యంగా మీరు చెప్పేది ఏమిటంటే ఈ రెండు ఖర్చులు మొదట్లో ఒకేలా ఉంటాయి ఈ విషయం ఈ మార్గం లేదా ఈ మార్గం ఇది ఒకటే కాస్ట్ g విలువ తప్పనిసరిగా సరైన g విలువకు సమానంగా ఉండాలి దీనిని మనం చూసిన మునుపటి అల్గారిథమ్తో పోల్చి చూద్దాం నాలుగు పరిమితులు పరంగా సమయం సంక్లిష్టత స్థల సంక్లిష్టత పరిష్కారం యొక్క నాణ్యత మరియు పరిపూర్ణత గురించి మాట్లాడాము వీటిలో చివరి రెండింటి విషయానికొస్తే ఈ రోజు మనం పరిష్కారం మరియు పరిపూర్ణత యొక్క నాణ్యత లను కొంచెం ఉన్నా A గోల్ కి ఒక మార్గాన్ని కనుగొంటుంది ఎల్లప్పుడూ ఆప్టిమల్ పాత్ కనుగొంటుంది అని నిరూపించాము ఇది సమయం మరియు స్థల సంక్లిష్టత యొక్క ప్రశ్నను వదిలివేస్తుంది సెర్చ్ సమయం మరియు స్థల సంక్లిష్టత కోసం ఉత్తమమైన సందర్భంలో చెప్పినట్లుగా రెండింటి యొక్క నాణ్యత హ్యూరిస్టిక్ ఫంక్షన్ లు పై ఆధారపడి ఉంటాయి హ్యూరిస్టిక్ ఫంక్షన్ మెరుగ్గా ఉంటే మీ అల్గోరిథం తక్కువ స్థలం అన్వేషిస్తుంది మరియు అదే మనం ఇక్కడ చెప్పినది ఇప్పుడు కొన్నిసార్లు ఇతరులు ఏమి చేస్తారు దురదృష్టవశాత్తు స్థలం మరియు సమయ అవసరాలు రెండూ ప్రకృతిలో పెద్దవిగా ఉన్నాయని గమనించబడింది స్థలం కాగ్నాటిక్ లో ఉన్న ఉదాహరణలను పరిశీలిస్తాము ఉదాహరణకు నగరం మీరు 2 డైమెన్షనల్ నగరాన్ని ఊహించుకుంటే మీరు దూరంగా వెళ్ళిపోతే మీరు అన్వేషించాల్సిన ప్రాంతం చదరపుగా పెరుగుతుందని మీరు చూడవచ్చు ముఖ్యంగా కానీ కలయికలు తక్కువ ఘాతాంకాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా మరియు ఈ లక్షణాలని చూశాము హ్యూరిస్టిక్ విలువ ఎక్కువ మనం ఉపయోగిస్తున్న హ్యూరిస్టిక్ ఫంక్షన్ మీకు మంచిది మీరు ప్రవేశానికి హామీ ఇవ్వాలనుకుంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్ తప్పనిసరిగా సరైన హ్యూరిస్టిక్ విలువ కంటే తక్కువగా ఉండాలి ప్రజలు తరచుగా చేసేది ఏమిటంటే వారు ఇలాంటి ఫంక్షన్ను ఉపయోగించుకుంటారు f gK h దీనిని వెయిటెడ్ A అంటారు హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఎంత ప్రభావం చూపుతుందో నిర్ణయించడానికి మీరు k పరిమితిని ఉపయోగిస్తారు ఇప్పుడు ఒక A అల్గోరిథంపై రెండు ప్రభావాలు ఉన్నాయని గమనించండి g దానిని ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే మనం ఎల్లప్పుడూ తక్కువ f విలువతో ఒకదాన్ని ఎంచుకుంటాం తక్కువ g అంటే అది మూలానికి దగ్గరగా ఉంటుంది తక్కువ h అంటే గోల్ కి అది దగ్గరగా ఉంటుంది కనీసం అది గోల్ కి దగ్గరగా ఉందని భావిస్తుంది g యొక్క ప్రభావం ఏమిటంటే అల్గోరిథంను బ్రాంచ్ అండ్ బౌండ్ సాధ్యమైనంతవరకు మూలానికి దగ్గరగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది h యొక్క ప్రభావం సెర్చ్ కు ఉత్తమమైనది ఆ నోడ్ nను చేరుకోవటానికి ఎంత సమయం గడిపిందనే దానితో సంబంధం లేకుండా దానిని ఒక లక్ష్యం వైపుకు లాగడానికి సహాయపడుతుంది మీరు k వంటి పరిమితిని ఉపయోగిస్తే మీరు g కు వ్యతిరేకంగా హ్యూరిస్టిక్ ఫంక్షన్ యొక్క ప్రభావాన్ని నియంత్రించవచ్చు ఉదాహరణకు మీరు k ని 1 కి సమానంగా ఉంచితే మనకు వివరించడానికి A అల్గోరిథం ఉంది మీరు k ను 0 కి సమానంగా ఉంచితే మీకు ఎలాగూ బ్రాంచ్ అండ్ బౌండ్ ఉంది మీరు h యొక్క ప్రభావాన్ని కూడా చూడరు మీరు k ను చాలా ఎక్కువ ఉంచితే ఆ j 0 అని సెర్చ్ కు ఉత్తమమైనది నేను కూడా చెప్తున్నాను ఇది ముందుకు మాత్రమే చూస్తుంది అది వెనుకకు చూడదు మీరు 1 కంటే ఎక్కువ k విలువను ఉంచితే అప్పుడు మీరు హ్యూరిస్టిక్ ఫంక్షన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే సెర్చ్ ఇరుకుగా మరియు మరింత ఇరుకైనదిగా మారుతుంది మీరు ఆప్టిమల్ పాత్స్ లను కనుగొన్నా కనుగొనలేకపోయినా ఇక్కడా హ్యూరిస్టిక్ ఫంక్షన్ ప్రభావం ఎక్కువ అవుతుందిమరియు ట్రాక్ ఆఫ్ ధోరణి తక్కువ అవుతుంది స్పష్టంగా మీరు k ను 1 కన్నా ఎక్కువఉంచిన క్షణం మీరు అంగీకారాన్ని కోల్పోతున్నారు కానీ పొందే పరిష్కారం ఆప్టిమల్ పరిష్కారానికి దగ్గరగా ఉంటుందని మీరు ఆశించవచ్చు మరియు చేయాల్సిన కొంత మార్పిడిని బట్టి మీరు 1 కంటే ఎక్కువ k విలువని ముఖ్యంగా ఎంచుకోవచ్చు చాలా తరచుగా k యొక్క విలువలు 4 5 6 లతో ప్రయత్నించారు అప్పుడు అల్గోరిథం చాలా వేగంగా నడుస్తుంది దీనివల్ల సమయం ఆదా అవుతుంది కాబట్టి నేను ఉపయోగించాలనుకుంటున్నాను ఇప్పుడుదృష్టి ఖాళీలు ఎలా సేవ్ చేయవచ్చనే దానిపై పెట్టవచ్చు చాలామంది ఇదే చేశారు ఒక A కనుగొనబడిన తరువాత ఇది చాలా ముఖ్యమైన అల్గోరిథం మనం ఖాళీలు ఎలా సేవ్ చేయవచ్చో చూడాలనుకుంటున్నాను మొదటి ఆలోచనలలో ఒకటి అన్వేషించబడినది ఇంతకు ముందు మనం చూసిన ఒక ఆలోచన యొక్క పొడిగింపు అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేద్దాం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ కు బదులుగా డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేయండి ఇప్పుడు మీరు DFID అల్గోరిథంను గుర్తుంచుకుంటే DFID ఏమిటంటే అది డెప్త్ ఫస్ట్ సెర్చ్ యొక్క క్రమాన్ని చేస్తుంది ఆ పరిమితిని పెంచుతుంది కానీ అక్కడ మనకు మోషన్ అఫ్ లెవెల్ ఉంది ఎందుకంటే మాకు ఎడ్జ్ లకు సంబంధించిన కాస్ట్ లేదు కాబట్టి అన్ని ఎడ్జ్ లు సమాన కాస్ట్ తో ఉండాల్సి ఉంటుంది అప్పటి నుండిక్రమముగా విభాగించబడ్డ h కాస్ట్ తో చేసాము మరియు ఆ అల్గోరిథం బ్రాంచ్ మరియు బౌండ్ మరియు మొదలైనవి చూశాము మనకు దాని యొక్క వైవిధ్యం అవసరం మరియు ఆ వైవిధ్యాన్ని IDA అంటారు దీనిని రిచర్డ్ కోర్ఫ్ అనే వ్యక్తి మొదట గా తెలిపాడు నేను ఇంతకుముందు కాస్ట్ వర్క్ గురించి చర్చించానో లేదో నాకు గుర్తు లేదు కాని అతను సెర్చ్ లో చాలా వర్క్ చేసాడు ముఖ్యంగా 80 వ దశకం అతని పిహెచ్డి లో ఉన్న థీసిస్ మాక్రోలను ఆపరేటర్లను కనుగొంది వాస్తవానికి అతని పిహెచ్డి థీసిస్ కూడా కొద్దీ రోజులలో పుస్తకంగా లభిస్తుంది రూబిక్స్ క్యూబ్ వంటి పజిల్ మీకు గుర్తుంటే నిజానికి అతను రూబిక్స్ క్యూబ్ మరియు ఎనిమిది పజిల్స్ పై పని చేస్తున్నాడు హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ప్రవేశపెట్టటానికి చాలా కష్టమని చూశాము వాస్తవానికి క్లైంబింగ్ అల్గోరిథంలు లాంటి పరిష్కారాలకు ఇది డ్రైవ్ చేస్తుంది కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే మనకు సెట్ అఫ్ మాక్రో మూవ్స్ ఉంది ఇది మీరు టాప్ లేయర్ను చేసి ఉంటే మీరు సరే అంటే తదుపరి లక్ష్యాన్ని చెప్తాము అది ఒక క్యూబ్ పొందడం అనుకుంటే మిడిల్ లేయర్లో ఉంచండి ఈ సీక్వెన్స్ అఫ్ మూవ్స్ చేయండి అని మీరు అంటే ఎడమ కుడి ఎడమ నుండి క్రిందికి ఏమైనా దాని కోసం మనకు మాక్రో మూవ్స్ నొటేషన్ ఉంది మాక్రో మూవ్స్ అనేది సీక్వెన్స్ అఫ్ మూవ్స్ ఒక ఆబ్స్ట్రాక్ట్ మూవ్ లో ప్యాక్ చేయబడుతుంది ప్రశ్న మీరు మాక్రో మూవ్స్ ను ఎలా పొందుతారు వాస్తవానికి మనలో చాలా మంది స్నేహితుల నుండి నేర్చుకున్నాము ఈ పిహెచ్డి కి అతను ఎంత కాస్ట్ తో ఒక అల్గోరిథం రాశాడు ఇది రూబిక్స్ క్యూబ్ సమస్య మరియు ఎనిమిది పజిల్స్ సమస్యలో సెర్చ్ చేస్తుంది మరియు మాక్రో మూవ్స్ ను నేర్చుకోవడానికి ప్రయత్నించింది అతని అల్గోరిథం వాస్తవానికి మాక్రో టేబుల్ ను నిర్మించింది ఇది మీకు మాక్రో టేబుల్ ను కలిగి ఉంటే అన్ని రూబిక్ క్యూబ్ లని చూశాము సరే మనం ఎటువంటి సెర్చ్ చేయము నేను మొదట పై పొరను చేస్తాను తర్వాత నేను రెండవ పొరను చేస్తాను అప్పుడు నేను మూడవ పొరను చేస్తాను కోర్ఫ్ యొక్క PHD థీసిస్ ఆ టేబుల్ ను నిర్మించడం ఇది అన్ని మాక్రో మూవ్స్ లను జాబితా చేసింది అయితే రిచర్డ్ కోర్ఫ్ యొక్క ఈ IDA అంశాలు మనం కొంచెం ఎక్కువ చూస్తాము ఇటు వెళ్ళేటప్పుడు అంటే IDA మరియు IDA ఇంటరాక్టివ్ డేటింగ్ కి నిలుస్తుంది ఇది 1985 లో కూడా జరిగింది ఇది A ఇప్పటికీ సరైన పరిష్కారానికి హామీ ఇస్తుంది కానీ తప్పనిసరిగా DFID వంటి ఇంటరాక్టివ్ డేటింగ్ ఈ అల్గోరిథం ఆలోచన చాలా సులభం అది ఏమిటంటే మన కు స్టార్ట్ నోడ్ ఉంది అనుకుంటేమీరు బౌండరీ ను సృష్టించుకోండి ఇప్పుడు మొదట DFID ఏమి చేస్తుందో చూద్దాం ఇది విస్మరిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎడ్జ్ ల కాస్ట్ లేదు ఇది ప్రాథమికంగా లెవెల్ బై లెవెల్ చూస్తుంది కాబట్టి ఇది మొదట డెప్త్ ఫస్ట్ సెర్చ్ ని కొంత లెవెల్ వరకు తదుపరి కొంత లెవెల్ వరకు తరువాత తదుపరి లెవెల్ వరకు చేస్తుంది ఎందుకంటే ఎడ్జ్ లు ఒక విధమైనవి కాస్ట్ లో దాదాపుగా సమానమైనవి అని మేము ఊహిస్తున్నాము మనకు సమానమైన ఈ ఎడ్జ్ లు ఉన్నప్పటికీ IDA కి కొంత విలువ ఉంది వారు చివరకు ప్రాథమికంగా సెర్చ్ స్పేస్ ని క్రమంగా విస్తరించేవారు మరియు ఇది ఇక్కడ గోల్ నోడ్ అయితే అది చివరికి కనుగొనబడింది విస్తరణలలో ఒకదానిలో అది గోల్ కి ఒక మార్గాన్ని కనుగొంటుంది మరియు అప్పటి నుండి అది కనుగొనబడలేదు ఇది మునుపటి రౌండ్లో దీని అర్థం దాని క్రొత్త మార్గం చిన్నదైన మార్గం అయి ఉండాలి ఎందుకంటే ఇది ఈ చివరి పరిస్థితిలో మాత్రమే మీరు ఈ దశను 1 ద్వారా పొడిగించారు కానీ ఇది లినియర్ స్పేస్ ని ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇది మొదటి సెర్చ్ ను చేస్తుంది IDAలు ప్రాథమికంగా దీనికి వైవిధ్యం మీరు శోధనను నియంత్రించడానికి ఉపయోగించే బౌండరీ ను గీసినట్లు ఇది చెబుతుంది మరియు బౌండరీ తప్పనిసరిగా ఆ నోడ్లు సరే అది ఇక్కడికి రాకూడదు ఇది తక్కువగా ఉంటుంది వాస్తవానికి ఇలాంటిది కేవలం దీన్ని వర్ణిస్తుంది ముఖ్యంగా ఇది f ద్వారా నిర్వచించబడిన వక్రరేఖ ఇది f యొక్క స్థానికులు అంటే ఈ బౌండరీ లోని అన్ని నోడ్లు fకి సమానమైన విలువను కలిగి ఉంటాయి f విలువ సరైన ధరకు సమానం ముఖ్యంగా క్షమించండి f కాదు అంచనా వేయబడింది ఎందుకంటే మీకు f తెలియదు మీకు f తెలుసు అంటే ప్రారంభం నుండి లక్ష్యం వరకు అంచనా వేయబడిన వ్యయం ఇది hకి సమానం ఎందుకంటే g 0 కాబట్టి ఇవి నోడ్లు దీని f విలువ ఆ విలువ hకి సమానం మరియు లోపల నోడ్లు తక్కువ విలువను కలిగి ఉంటుంది మరియు వెలుపలి నోడ్లు ఎక్కువ విలువను కలిగి ఉంటాయి ఇప్పుడు మీరు గమనించవలసిన విషయలలో ఒకటి అది బౌండరీ లక్ష్యం వైపు దీర్ఘవృత్తం మరియు అంటే ఇది తప్పనిసరిగా హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగిస్తోంది గోల్ కి దగ్గరగా ఉన్న నోడ్లు తక్కువ హ్యూరిస్టిక్ విలువను కలిగి ఉంటాయి అయితే దూరంగా ఉన్న నోడ్లు అధిక హ్యూరిస్టిక్ విలువను కలిగి ఉంటాయి IDA ఏమిటంటే మొదటి పరిస్థితిలో కట్టుబడి బాగా డెప్త్ విలువ కాదని మీరు చెప్పారు ఒక బౌండ్ అని చెప్పండి ఇది h బౌండ్ కి సమానంగా ఉంటుంది మరియు అది DFS చేస్తుంది h విలువ f విలువ బౌండ్ కంటే తక్కువ కాబట్టి ఇది ఎడ్జ్ ల కోసం గీసిన బౌండరీ లాంటిది మరియు ఈ బౌండరీ లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తాను అని చెప్తోంది కాబట్టి ఇది ఇక్కడ ఒక నోడ్ను అన్వేషిస్తుంది మాకు ఇక్కడ కొన్ని చైల్డ్ లు ఉన్నారు మరొక నోడ్ ఇది ఇక్కడ అన్వేషిస్తుంది ఎక్కడో ఇక్కడ చూద్దాం దీనికి ఇక్కడ కొన్ని చైల్డ్ లు ఉండవచ్చు మరొక నోడ్ ఇక్కడ ఉంది దీనికి కొన్ని చైల్డ్ లు ఉండవచ్చు అవన్నీ మీరు పూర్తి చేసిన వారి f విలువలను కలిగి ఉంటాయి ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో లక్ష్యాన్ని కనుగొనలేకపోతే ఇప్పుడు ఇది లోతుతో కూడిన మొదటి సెర్చ్ అది ఈ దిశలో వెళ్ళలేము మరియు అది ఈ దిశ నుండి వెళ్ళలేము ఈ బౌండరీ లో మాత్రమే సేవ్ చేస్తుంది ఇది ఈ బౌండరీ ని మరొక బౌండరీ ద్వారా పెంచుతుంది ఇది దీని కంటే కొంచెం పెద్దది కాబట్టి ఇంక్రిమెంట్ యొక్క అతి తక్కువ f నోడ్ విలువ కోసం ఇది ఎన్నుకోబడలేదు అంటే అది బౌండరీ కు మించి దానికి బౌండ్ పెరుగుతుంది మరియు తరువాత సరళమైన లూప్ను ఉంచుతుంది మీరు DFID తో ఈ సారూప్యతను చూడవచ్చు DFID మీరు గోల్ కి ఒక మార్గాన్ని కనుగొనలేకపోతే మీరు స్థాయిని ఒక్కొక్కటిగా పెంచుతారు మరియు తరువాత DFS ని మళ్లీ ప్రయత్నించండి ఇది ఏమిటంటే అది తదుపరిదానికి బౌండ్ గా ఉంటుంది కాబట్టి ఈ నోడ్లతో అది కలిగి ఉంది ఇది అన్వేషించబడుతుంది కానీ ఈ నోడ్లన్నీ అన్వేషించబడవు ఉత్పత్తి చేయబడవు కాని అన్వేషించబడవు ఇది అత్యల్ప f విలువ ఏమిటో ట్రాక్ చేస్తుంది మరియు తరువాతి రౌండ్లో దానికి బౌండ్ గా ఉంటుంది మరియు మరొక డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తుంది ఇది ఒక లక్ష్యాన్ని కనుగొనే వరకు దాని ప్రక్రియను పునరావృతం చేస్తుంది ఈ అల్గోరిథం గురించి మీరు ఏమి చెప్పాలి మొదట ఇది ఆమోదయోగ్యమైనది ని మనల్ని మనం ఒప్పించాలి ఆ పేరు పైన ఉన్న నక్షత్రానికి ఇది విలువైనది ఇది సరైన పరిష్కారానికి హామీ ఇస్తుంది దాని కోసం మీరు వాదించగలరా సరే అది ప్రారంభమైనప్పుడు ఇది h కి సమానమైన ఒక కట్టుతో మొదలవుతుంది మరియు h ను తక్కువ అంచనా వేసే ఫంక్షన్ ఆప్టిమల్ పాత్ కంటే ఎక్కువ పొడవు గల మార్గం h లోనే ఉండడం సాధ్యం కాదు ఎందుకంటే h అంచనా వేసే పని గోల్ కి వెళ్ళే అసలు కాస్ట్ h అయితే h h కాబట్టి ఈ బౌండరీ మిమ్మల్ని ఎప్పటికీ నోడ్కు తీసుకెళ్లదు ఇది ఆప్టిమల్ కాస్ట్ కంటే ఖరీదైనది అది విలువను కనుగొనలేకపోతే h పరిపూర్ణంగా ఉంటే మొదటి పరిస్థితిలోనే అది గోల్ కి ఒక మార్గాన్ని కనుగొంటుంది h సంపూర్ణంగా లేకపోతే అది గోల్ కొంచెం తక్కువగా ఉంటుంది మరియు మీరు బౌండరీ ని పెంచబోతున్నారు అలా చేస్తే తగ్గించబడినది కనిపెట్టబడలేదు fn' అన్వేషించబడని నోడ్ ఇక్కడ n ప్రైమ్ అనేది ఈ అన్ని నోడ్ లకు వర్తించాలికానీ ముఖ్యంగా అవి తీసుకోబడలేదు కాబట్టి ఇది బౌండరీ ని కనిష్టంగా కనిపించని f విలువకు మాత్రమే పెంచుతున్నందున ఆ విలువకు f యొక్క లక్ష్యాన్ని కనుగొంటే అది ఆప్టిమల్ కాస్ట్ అవుతుంది ఎందుకంటే ఇది చాలా సాంప్రదాయిక ఇంక్రిమెంట్ మాత్రమే చేస్తుంది ఆప్టిమల్ కాస్ట్ ను కనుగొనడం పై హామీ ఉంటుంది కానీ మీకు ఈ విధమైన సెర్చ్ ఏరియా లో అది చేయవలసిన ఎటిరేషన్స్ సంఖ్యకూడా ఉంటుంది అని మీరు ఊహించవచ్చు ఇది సరైనదిగా ఉంటుంది ఇది స్పేస్ ని ఆదా చేయబోతోంది ఎందుకు ఎందుకంటే ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ల క్రమం దీనికి లినియర్ స్థలం మాత్రమే అవసరం కానీ దాని సమయ సంక్లిష్టత చాలా సార్లు పెరుగుతుంది ఎందుకంటే ఇది చాలా ఎటిరేషన్స్ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇతరులు ప్రయత్నించిన కొన్ని వైవిధ్యాలు అవి తదుపరి కనిష్ట విలువకు పెంచడానికి బదులుగా నిర్ణీత వ్యయంతో పెంచండి మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా కొన్ని డెల్టా కాబట్టి దీనికి బదులుగా నేను బౌండ్ అని వ్రాస్తే దీని అర్థం నేను దీనిలో పెద్ద ఎత్తున జంప్ చేస్తున్నాను అని అర్ధం అంటే ఇది నా తదుపరి విలువ అని అనుకోవచ్చు ఇది ప్లస్ డెల్టా అని అనుకోవచ్చు కాబట్టి ఇది అసలు బౌండ్ మరియు ఇది బౌండ్ ప్లస్ డెల్టా ఇక్కడ ప్రమాదం ఏమిటి ప్రమాదం ఏమిటంటే ఇక్కడ గోల్ నోడ్ దీనికి మించి ఉండవచ్చు కానీ ఇక్కడ గోల్ నోడ్ ఉంది ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తున్నందున ఈ స్పేస్ ని ఇలా తుడిచి పెట్టుకుపోతోంది ఇది ఈ గోల్ నోడ్ను కనుగొంటుంది కానీ ఇక్కడ ఈ గోల్ నోడ్ కనుగొనబడ లేదు ఈ గోల్ నోడ్ చవకైనదిఅని నా ఉద్దేశ్యం ఇది ఒక రకమైన రెండు స్కేల్ అని మీరు అనుకుంటే ఒక విధంగా ఈ నోడ్ ఆ నోడ్ కంటే చౌకైనది ఎందుకంటే ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అవడం వల్ల స్పేస్ ని ఈ విధంగా తుడిచేస్తుంది ఇది ఈ నోడ్ను కనుగొంటుంది కానీ ఇది వాస్తవానికి ఈ డెల్టా మిమ్మల్ని నియంత్రించడానికి అనుమతిస్తుంది మీరు తప్పనిసరిగా ఎంత సబ్ ఆప్టిమల్గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఈ దూరం ఇది మీరు బౌండరీ ను పెంచిన డెల్టా ప్రాథమికంగా అసాధారణ సందర్భంలో మీకు సరైన కాస్ట్ మరియు డెల్టా ఉండవచ్చు కానీ ఈ పెద్ద జంప్లో మీరు చాలా నోడ్లను కవర్ చేస్తారు మీరు చేసే పునరావృతాల సంఖ్య తప్పనిసరిగా పడిపోతుంది ఇది లినియర్ స్పేస్ ని తీసుకుంటుంది మరియు ఇది DFID యొక్క పొడిగింపు ఇది ప్రస్తుతం ఆప్టిమల్ కాస్ట్ ను ఇస్తుంది ఆ కోణంలో ఇది ఎడ్జ్ వ్యయం ఉందని మరియు హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఉందనే ఈ వాస్తవాన్ని ఉపయోగిస్తుంది అలాంటి ఈ అల్గోరిథం మంచిది కాదు ఒరిజినల్ అల్గోరిథం సరిగా లేదు ఇది గుడ్డి అల్గోరిథం ఇప్పుడు తప్పనిసరిగా కోర్సు తప్ప అది తాను గీసుకునే బౌండరీ ని కలిగి ఉంటుంది ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ ద్వారా నిర్ణయించబడుతుంది ఇది తెలియనిది ఇది ఒక లక్ష్యం వైపు కదలదు అందుకే మనం మొదటి జాబితాలో ఉత్తమమైన మొదటి సెర్చ్ తో ప్రారంభించాము అందువల్లనే మొదటి జాబితాలో హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగించాము కానీ ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగించడం లేదు ఇది ఈ బౌండరీ ని నిర్ణయించడానికి మాత్రమే హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగిస్తుంది తరువాతి తరగతిలో మనం మరొక వైవిధ్యాన్ని పరిశీలిస్తాము ఇది హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగించుకుంటుంది మరియు ఇది లీనియర్ స్పేస్ అల్గోరిథం కూడా ఆ అల్గోరిథం కూడా రిచర్డ్ కోర్ఫ్ చేత ఇవ్వబడింది ముఖ్యంగా మీరు దీని గురించి కొంచెం ఆలోచించాలను కుంటే ఇది చెప్పడం వంటిది ఇది బ్యాక్ ట్రాకింగ్ తో కొండ ఎక్కడం అని మనం ఆ మార్గాల్లో ఆలోచించగలిగితే అల్గోరిథం హిల్ క్లైంబింగ్ లాంటిది కానీ బ్యాక్ ట్రాక్ చేయడానికి అనుమతించబడుతుంది ముఖ్యంగా ఆపై మరొక మార్గాన్ని ప్రయత్నించండి అంటే దీనికి ఘాతాంక స్థలం ఉండదు ఇది ఎల్లప్పుడూ ప్రధాన మార్గంలో ఒకే ఒక మార్గాన్ని కలిగి ఉంటుంది మనం తరువాతి తరగతిలో ఆ అల్గోరిథంను పరిశీలిస్తాము ఆపై ఈ శతాబ్దంలో వచ్చిన మరికొన్ని ఇటీవలి అల్గోరిథంలను పరిశీలిస్తాము ఇవి స్పేస్ సేవింగ్ అల్గోరిథంలు ముఖ్యంగా ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని నేను చెప్పాలి నేను ఈ రోజు ఇక్కడ తరగతి ని ముగిస్తున్నాను